విస్తరించిన ACSR కండక్టర్స్ అనే వి అదనపు అధిక ఓల్టేజ్ ట్రాన్స్ మిషన్ లైన్ లో ఉపయోగిస్తారు కాబట్టి మొత్తంగా కండక్టర్ యొక్క వ్యాసం పెంచడానికి కరోనా నష్టం మరియు కండక్టర్ దగ్గర ఎలక్ట్రికల్ ఒత్తిడి తగ్గించడానికి మనం కాగితం లేక హెస్సియన్ ముతక బట్ట ను స్ట్రాండ్స్ లో ని వివిధ పొరల మధ్య లో ఫిల్లర్ గా ఉపయోగిస్తాము బండల్ కండక్టర్స్ ని సాధారణం గా అదనపు అధిక ఓల్టేజ్ ట్రాన్స్ మిషన్ లైన్ లో కరోనా నష్టాన్ని తగ్గించడానికి మరియు కమ్యూనికేషన్ సర్క్యూట్స్ తో రేడియో ఇంటర్ ఫియరెన్సు తగ్గించడానికి ఉపయోగిస్తాము కాబట్టి విస్తరించిన ACSR కండక్టర్స్ ని అదనపు అధిక ఓల్టేజ్ ట్రాన్స్ మిషన్ లైన్ లో ఉపయోగిస్తారు తరువాత ది కాంపోజిట్ కండక్టర్స్ యొక్క ఇండక్టెన్స్ పటం 6 లో చూపిన విధం గా ఒక సింగిల్ ఫేస్ లైన్ లో 2 కాంపోజిట్ కండక్టర్స్ ఉన్నాయని అనుకుందాం కాంపోజిట్ కండక్టర్ X లో a b c d ఇలా n నెంబర్ దాకా కండక్టర్స్ ఈ సమూహం లో ఇంకో కాంపోజిట్ కండక్టర్ Y లో a b c ఇలా m దాకా కండక్టర్స్ ఉన్నాయని అనుకుందాం ఇక్కడ మనం అన్ని కండక్టర్స్ యొక్క రేడియస్వ్యాసార్థం ఒకటే ఉంటుంది అని తీసుకుందాం కాబట్టి కాంపోజిట్ కండక్టర్ X సమూహం లో ఉన్న కండక్టర్స్ యొక్క రేడియస్ ని మనం rx అనుకుందాం అదే విధం గా Y సమూహం లో a b c ఇలా m దాకా ఒకేలా ఉన్న కండక్టర్స్ యొక్క రేడియస్ ని ry గా తీసుకుందాం ఈ సమూహం లో మొత్తం కరెంట్ I పేజీ లో కి సూచించబడింది అంటే దాని అర్థం రిటర్న్ కరెంట్ I అని దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఒకటి పేజీ లో కి ప్రవేశిస్తుంటే మరొకటి పేజీ నుండి వదిలి వెళ్తుంది కేవలం అర్థం చేసుకోవడానికి a b c n ఈ విధం గా నాలుగు కండక్టర్ వైపు అనుకుందాం మరియు ఇది కరెంట్ I అన్నీ కండక్టర్స్ యొక్క రేడియస్ r x r x r x అనుకుందాం కాబట్టి మొత్తం కరెంట్ అనేది I కాబట్టి ప్రతి ఒక్క కండక్టర్ In కరెంట్ ను తీసుకెళుతుంది ఎందుకంటే అవన్నీ సమాంతరంగా ఉన్నాయి మరియు అవన్నీ ఒకే రకమైన కండక్టర్స్ కాబట్టి ప్రతి ఒక కండక్టర్ In కరెంట్ ను తీసుకెళుతుంది అని కాబట్టి ఇక్కడ ఆ సమూహం లో మీకు n నంబర్ కండక్టర్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఈ సమూహం లో మొత్తం కరెంట్ అనేది I మొత్తం కానీ తరువాత కరెంట్ అనేది ప్రతి ఒక్క కండక్టర్ లో సమానం గా విభజించబడుతుంది అందువల్ల నిజంగా ప్రతి ఒక్క కండక్టర్ In కరెంట్ ను తీసుకెళుతుంది కాబట్టి తరువాత మనం తరువాత పేజీ ని చూద్దాం మరియు ఇక్కడ కూడా కరెంట్ అనేది ఒకవేళ ఎక్కువగా ఉంటేకానీ దాని యొక్క తిరుగు మార్గం కాబట్టి ఈ కరెంట్ పాజిటివ్ అయితే II ఈ కరెంట్ అనేది I అవుతుంది మరియు తిరిగి వచ్చే ప్రతీ కరెంట్ Im అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు m నంబర్ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం కరెంట్ అనేది ఉప కండక్టర్స్ మధ్య సమానం గా విభజించబడింది అని ఊహించుకున్నాం కాబట్టి X యొక్క ఉప కండక్టర్ I n కరెంటు ను తీసుకెళుతుంది మీకు ఇప్పుడే చెప్పాను మరియు Y యొక్క ప్రతి ఉప కండక్టర్ I m కరెంట్ ను తీసుకెళుతుంది మైనస్ గురుతు అనేది తిరుగు మార్గం మనం ఇప్పుడు 46 వ సమీకరణం ను ఈ సమీకరణం లో ఉపయోగిద్దాం మనం ప్రతి సారి ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ 46 వ సమీకరణం అనేది సాధారణీకరించబడిన ఫ్లక్స్ అనుసంధానంలింకేజీ linkages సమీకరణం మనం ఉపయోగిస్తాం కాబట్టి 46 వ సమీకరణం ను ఉప కండక్టర్ 'a' కు అమలు చేద్దాం అంటే దానర్థం ఈ కండక్టర్ కు ఉదాహరణ గా కాబట్టి ఇక్కడ చాలా కండక్టర్స్ ఉన్నాయి మనం ఈ కండక్టర్'a' కు అమలు చేస్తున్నాం అందువల్ల మనం ఈ సూత్రం ఉపయోగిస్తే మీరు ʎa చూస్తారు ఇప్పుడు మనం కండక్టర్'a' కొరకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ʎa అనేది 0 4605 కు సమానం కరెంట్ I బదులు In ఉంటుంది ప్రతి కండక్టర్ In ను తీసుకెళుతుంది కనుక In తరువాత log 1rx ఎందుకంటే rx అనేది ఉప కండక్టర్ యొక్క రేడియస్ X సమూహంలో కాబట్టి rx ప్లస్ అన్ని దూరాల యొక్క log log 1Dabఇక్కడ సాధారణ టర్మ్స్ లో ఇవ్వబడింది j 1 నుండి n మరియు j ≠ i log 1Dij అనేది సాధారణమైనది కానీ ij అన్నిabcm తో భర్తీ చేయొచ్చు కాబట్టి దీనిని మనం log 1Dab గా రాయచ్చు అంటే ఈ దూరం సమూహం లోని దూరం Dab తరువాత log 1Dac log 1ab ac తరువాత log 1Dab log 1Dan దాక మొదటి దశ మొదటి విషయం ఏంటంటే a నుండి ఉప కండక్టర్ 'a' నుండి ఈ సమూహం లో ఉన్న మిగిలిన అన్ని ఉప కండక్టర్స్ మధ్య దూరాలు అవి log 1Dab log 1 Dac log 1Dac కాబట్టి ఇది మొదటి విషయం ఆ లోపల a నుండి b a నుండి c a నుండి d a నుండి n అన్ని దూరాలు ఈ సూత్రం లో ఉపయోగిస్తాం ఇప్పుడు తరువాత ది తిరుగు మార్గంఇక్కడ కరెంట్ I m గా ఉంది తరువాత ది 0 4605 మైనస్ Im కోసం తరువాత log 1Da అది Daaఅంటే దాని అర్థం పరస్పర దూరాలు aa తరువాత మీరు ఇక్కడ చూడండి aa aa తరువాత మీరు చూడండి ab ab వరకు ac ac వరకు log 1Dam am పరస్పర దూరాలు కాబట్టి ఇది ఈ సమూహం లోపల కనుక మొదటి టర్మ్ అంతా దీని లాగా రెండవ టర్మ్ కేవలం Daa ab ac am వరకు మరియు తిరుగు మార్గం కోసం మైనస్ గుర్తు కాబట్టి ఈ ప్రత్యేకమైన సమీకరణానికి ఇది మాత్రమే విస్తరణ కనుక మీ అందరికీ ఇది అర్థం అయింది అని ఆశిస్తున్నాను ఇది చాలా సులభమైనది నిజంగా ఇది ఒకటి ఆగమన మరొకటి వదిలి వెళ్లే తిరుగు మార్గం కేవలం మీకు n నంబర్ కండక్టర్స్ ఉన్నాయి కానీ n m అయితే అది భిన్నమైన సమస్య కానీ ఈ టర్మ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది సమూహం లోపల ఇది సమూహాల మధ్యన దూరం కాబట్టి ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని సరళీకృతం చేద్దాం అందువల్ల ఈ టర్మ్ ʎa ఈక్వల్ టు ఈ టర్మ్ In అన్ని ఇలా ఉండాలి log 1r x log అన్ని ఈ విధంగా రాయవచ్చు 0

మరియు తరువాత ఇప్పుడు ఇది నిజంగా1Da log 1 Da Da log 1Dab ఇలా ఉంటుంది కనుక దాని కన్నా మీరు ఇది తీసుకోండి దీనిని చేయండి మరియు ఈ 1Daa ని ఇలా Daa 1 గా రాసుకోవచ్చు 1Dab 1 కాబట్టి అన్ని 1 కలిసి చివరికి అవుతుంది కాబట్టి 0 కనుక ఇది ప్లస్ ఎందుకంటే 1Da మనం ఇలా చేసాము Da 1Dab Dab తరువాత ఈ 2 ఈ 2 ని మీరు ఇలా రాయొచ్చు 0 4605 I 1n ఇక్కడ ఉంది 1m ఇక్కడ ఉంది మరియు అదే విధంగా 1m ఇక్కడ ఉంది కాబట్టి టు ది పవర్ 1m అందువలన దీనిని ʎa 0

Dam1 n గా రాయచ్చు ఇది 49 వ సమీకరణం ఇప్పుడు ఇది నిజంగా log 1Daa log 1Dab ఇలా ఉంటుంది ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు అందువలన ఉప కండక్టర్ a యొక్క ఇండక్టెన్స్ అనేది ఫ్లక్స్ అనుసంధానంలింకేజీ linkages La ʎa మరియు ప్రతి కండక్టర్ In కరెంట్ ను తీసుకెళుతుంది అందుకే In చేత భాగించాం I అని తీసుకోకండి ఎందుకంటే I మొత్తం కండక్టర్ యొక్క కరెంట్ ప్రతి కండక్టర్ In కరెంట్ ను తీసుకెళుతుంది కాబట్టి అది ʎa In n ×0

x Dan1n ఇది 50 వ సమీకరణం ఇప్పుడు కాంపోజిట్ కండక్టర్ X యొక్క ఏదైనా ఒక ఉప కండక్టర్ సగటు ఇండక్టెన్స్ L avg ఇస్తుంది L avg La Lb Lnn ఇది 51 వ సమీకరణం మరియు కండక్టర్ X అనేది ఎలక్ట్రికల్ గా సమాంతరంగా ఉన్న n ఉప కండక్టర్స్ సమూహం దాని యొక్క ఇండక్టెన్స్ L avgn ఇది ఏదైనా ఉప కండక్టర్ యొక్క సగటు ఇండక్టెన్స్ మరియు అన్ని సమాంతరం గా ఉన్నప్పుడు సమాంతరం గా ఉన్నప్పుడు n n n దాకా అన్నిటిలో Lavg Lavg Lavg Lavg అన్ని Lavg అయితే అవన్నీ Lavgn కు సమానమైనది కాబట్టి అవి ఎలక్ట్రికల్ గా సమాంతరమైనవి కాబట్టి Lavg అనేది మీ మొత్తం దాని అర్థం కాంపోజిట్ కండక్టర్ X సమూహం Lavg కలిగి ఉంటుంది కాబట్టి Lavgn ఎందుకంటే ప్రతి ఒక్క దాని సగటు ఇండక్టెన్స్ Lavg Lavg ని మనం ఈ విధంగా LaLb Lnn సాధించాం ఎందుకంటే X సమూహం లో n నెంబర్ కండక్టర్స్ ఉన్నాయి అందువలన మరియు అన్నీ కండక్టర్స్ ఎలక్ట్రికల్ గా సమాంతరంగా ఉన్నాయి నేను మీకు ముందు చూపించాను అన్ని కండక్టర్స్ సమాంతరంగా ఉన్నాయి మొత్తం కరెంట్ అనేది I కండక్టర్ In కరెంట్ తీసుకువెళుతుంది అని అనుకుంటాం అందువలన ఈ LX అనేది ఆ సమూహం కు సమానం ఎందుకంటే కండక్టర్ X అనేది ఎలక్ట్రికల్ గా సమాంతరమైన n ఉప కండక్టర్స్ కలిగి ఉందిదాని అర్థం X సమూహం యొక్క ఇండక్టెన్స్ LX Lavgn L a L b L c L nn2 ఎందుకంటే Lavg LaLb Lnn ఇక్కడ కూడా n ఉంది కనుక మీరు Lavg బదులుగా ఉంచినట్లయితే ఇది n2 అవుతుంది ఇది 52 వ సమీకరణం అందువలన 52 వ సమీకరణం లో La Lb Lc Ln దాకా వాటి విలువల ను బదులుగా ఉంచినట్లయితే మనం La సాధించొచ్చు కనుక మీరు ఇలా రాసి La Lb Lc Ln అన్నీ సాధించొచ్చు అన్నీ ఇప్పుడు ఇక్కడ చేయలేము కాబట్టి Lb Lc మీరే చేయండి 52 వ సమీకరణం లో La Lb Lc విలువల ను బదులు రాసినట్లయితే అన్ని టర్మ్స్ n యొక్క ఫంక్షన్ అవుతాయి మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే n అనేది La Lb Lc అన్నిచోట్ల ఉంటుంది ఇక్కడ ఒక n ఒక n క్యాన్సల్ అవుతాయి కేవలం n మాత్రమే ఉంటుంది n2 కాదు కాబట్టి మీరు బదులు రాస్తే ఈ సమీకరణాన్ని ఇలా 0 4605logDmDs mHkm రాసుకోవచ్చు నేను దీని గురించి వివరిస్తాను కనుక మీరు బదులు రాస్తే La Lb Lc అన్నీ n యొక్క ఫంక్షన్ అవుతాయి దానర్థం అది n2 అవ్వదు ఎందుకంటే 1n క్యాన్సల్ అవుతుంది కేవలం ఒక n మాత్రమే ఉంటుంది ఆ స్థితి లో Dm D aa Dab Dam ఇది 'a' ఉప కండక్టర్ నుండి వేరే సమూహం కు మధ్య అన్ని పరస్పర దూరాలు అదేవిధంగా X సమూహం లోని 'b' ఉప కండక్టర్ కు Y సమూహం లోని అన్ని కండక్టర్స్ కు మధ్య దూరాలు Dba Dbb Dbm Dna Dnb Dnm 1mn 1n ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను కేవలం ఒక n మాత్రమే ఉంది ఇక్కడ ఒక n క్యాన్సల్ అవుతుంది కేవలం ఒక n మాత్రమే ఉంటుంది అందుకే ముందు అది 1n ఇప్పుడు అది 1n × 1m × 1n గుణించబడుతుంది అప్పుడు అది 1nm అవుతుంది ఇది మీరే ప్రయత్నించండి అదే విధంగా స్వీయ అయినదానికీ సమూహం లోపల Daa Dab Dan మరియు తరువాత ఉప కండక్టర్ 'a' నుండి X సమూహం లోని అన్ని దూరాలు Dba Dbb Dbn అదే విధంగా DnaDnb Dmn Dsx Dba Dbb Dna Dnb Dmn1n2 ఎందుకంటే ఇక్కడ 1m ఉంది ఒక L అనేది ఉంటుంది ఇక్కడ మనం Lx కనుగొనాలి కాబట్టి 1n ఉంటుంది సగటు కనుక్కున్నప్పుడు కాబట్టి 1 n ఉంటుంది కాబట్టి అది 1mn అవుతుంది ఇది 1n2 అవుతుంది ఇది 55 వ సమీకరణం ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను X సమూహం లోని ఒక కండక్టర్ నుండి Y సమూహం లోని కండక్టర్స్ మధ్య దూరం aa ab am ba bb పవర్ 1mn ఇది సమూహం లోపల కాబట్టి Daa Dab Dan Dba Dbb Dbn ఇది 1n2 అవుతుంది మరియు ఇది 55 వ సమీకరణం Daa Dbb Dnn అనేవి సాధారణం గా X సమూహం యొక్క కల్పిత రేడియస్ rx ఇప్పుడు ఇది Dm మరియు ఇది Dsx కాబట్టి Dm అనేది mn టర్మ్స్ యొక్క mnth రూట్ అది సాధ్యమైన పరస్పర దూరాల యొక్క లబ్ధము నేను మీకు చెప్పాను ఇవి అన్ని X సమూహం లోని ఒక కండక్టర్ నుండి Y సమూహం లోని అన్ని అన్ని కండక్టర్స్ మధ్య పరస్పర దూరాలు aa ab am ba bb bm b కండక్టర్స్ అదే విధంగా X సమూహం లోని nth కండక్టర్ నుండి Y సమూహంలోని మిగిలిన కండక్టర్స్ కు ఇవన్నీ na nb 1mn కాబట్టి పరస్పర దూరమైతే X సమూహం లో n నంబర్ కండక్టర్స్ ఉన్నాయిY సమూహం లో m నంబర్ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అవకాశం mxn అవుతుంది అందుకే Dm అనేది mn టర్మ్స్ యొక్క mnth రూట్ అది X సమూహం లోని n ఉప కండక్టర్స్ Y సమూహం లోని m ఉప కండక్టర్స్ మధ్య సాధ్యమైన పరస్పర దూరాల యొక్క లబ్ధము ఇది ఇది పరస్పర రేఖా గణిత దూరం పరస్పర GMD Dm అంటాము అదే విధంగా Dsx అనేది rx ఉన్న n2 టర్మ్స్ లబ్ధము యొక్క n2 రూట్ Daa Dbb అన్ని ప్రాథమికం గా కల్పిత రేడియస్ rx మరియు ఒక సమూహం లో n నంబర్ ఉప కండక్టర్స్ ఉన్నాయి అని అనుకుందాం కాబట్టిఇది n2 టర్మ్స్ లబ్ధము యొక్క n2 రూట్ nxn ఉంటుంది ఎందుకంటే rx కలిగిన సమూహం లో ని ప్రతి స్ట్రాండ్ సార్లు ఒక స్ట్రాండ్ నుండి మిగతా స్ట్రాండ్స్ దూరం Dsx అనేది స్వీయ రేఖా గణిత దూరం కండక్టర్ X యొక్క స్వీయ GMD గా నిర్వచించబడింది కాబట్టిఒకటి పరస్పర GMD మరొకటి స్వీయ GMD కాబట్టి ప్రతిదానికీ మనకు రెండు విషయాలు అవసరం ఇండక్టెన్స్ కనుగొనడానికి ఒకటి పరస్పర GMD మరొకటి స్వీయ GMD మీకు అర్థం అయిందని ఆశిస్తున్నాను కాబట్టి కాంపోజిట్ కండక్టర్ Y యొక్క ఇండక్టెన్స్ అదే విధంగా కనుగొనవచ్చు కాబట్టి ఈ స్థితిలో ఒక సమూహం X మరొకటి Y కనుక పరస్పర GMD లో ఎటువంటి బేదం ఉండదు అలాగే ఉంటుందిదాని అర్థం Dm అలాగే ఉంటుంది కాబట్టి పరస్పర GMD Dm అలాగే ఉంటుంది కానీ స్వీయ GMD DSY మారుతుంది ఈ DSY కాంపోజిట్ కండక్టర్ X సమూహం కు ఎలా సాధించామో అలాగే కాంపోజిట్ కండక్టర్ Y కు సాధిస్తాం ఇక్కడ అది చూపించలేదు అది మీరే చేయండి నేను మీకు అర్థమైందని ఆశిస్తున్నాను కొంచెం సాధన అవసరం కొంచెం అర్థం అవ్వడం కూడా అవసరం కాబట్టితరువాత సుష్ట అంతరం కలిగిన 3 ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ ఇక్కడ మనం ఒక 3 ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ ఫేస్ a ఫేస్ b ఫేస్ c మరియు సుష్ట అంతరం d అనేది దూరం కండక్టర్స్ అనేవి సమబాహు త్రిభుజం మూలలో ఉన్నాయని ఊహించుకుంటున్నాము మొదట ఇలా అనుకుందాము తరువాత దానిని సాధారణీకరిఇస్తాము ఇదిసుష్ట అంతరం d దూరం గల 3 ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ మరియు ప్రతి ఒక్క కండక్టర్ రేడియస్ r ఇది పటం 7 పటం 7 మనకు సుష్ట అంతరం d దూరం కండక్టర్ రేడియస్ r గల 3 ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్ చూపిస్తుంది కనుక మనం ఇక్కడ మళ్ళీ 46 వ సమీకరణాన్ని ఉపయోగిద్దాం మీరు మళ్లీ మళ్లీ ఈ సమీకరణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సమీకరణం నుండి మీరు అంతా పొందవచ్చు కాబట్టి ఇది 46 వ సమీకరణం ఫేజ్ a లో కండక్టర్ యొక్క మొత్తం ఫ్లక్స్ లింకేజెస్ ʎa కాబట్టి ʎa 0 4605 x Ia ఇక్కడ బదులు ఇది సాధారణమైన అది Ia log 1r Ib సమానమైన దూరం కాబట్టి ఇది log 1D Ic log 1D గా ఉంటుంది లేకపోతే అది ఇలాగ Dab Db ఉండాలి మనం దాని తర్వాత చూద్దాం ఇది 56 వ సమీకరణం కానీ ఇక్కడ సమానమైన దూరం ఉంది కాబట్టి విషయం సులువైనది కాబట్టి λ 0 4605 Ia log 1r Ib log 1D Ic log 1D ఇది 56 వ సమీకరణం మనం సమతుల్య కరెంటును అనుకున్నాం అందువలన Ia Ib Ic 0 అందువలన Ib I c Ia మీరు ఈ సమీకరణాన్ని ʎa 0 4605Ia log 1 r I b log 1D Ic log 1Dగమనించండి ఇది 56వ సమీకరణం ఇందులో దూరం సమానం కనుక 56 వ సమీకరణం లో log 1D ని బయట రాయచ్చు మరియు Ib Ic అనేది సమతుల్య నియమం కాబట్టి Ib Ic Ia ఇక్కడ ఉంచితే దీనిని ఇలా Ia log 1r Ia log 1D రాయచ్చు కనుక మీరు దీనిని 0 4605 Ia log 1r 1D లా రాయచ్చు కాబట్టి మనం log D ని రాస్తున్నాము కనుక మైనస్ ప్లస్ అవుతుంది ఇది 0 4605Ialog Dr కు సమానం అవుతుంది ఇది 56 వ సమీకరణం మరియు ఇది 57 వ సమీకరణం నేను మీకు ఇప్పుడు చూపించిన విధంగా మనం ఈ సమీకరణాన్ని ʎa 0 4605 Ialog Dr mWb Turnkm ఇలా రాయచ్చు ఇది 58 వ సమీకరణం అందువలనఇండక్టెన్స్ Laʎa Ia 0 4605 log Dr mHkm ఇది 59 వ సమీకరణం కాబట్టి సమరూపత వలన ʎa ʎb ʎc అందువల్ల వాస్తవంగా ఇది ఒక సమబాహు త్రిభుజం మరియు ఇండక్టెన్స్ సమానం La Lb Lc అవి సమానం గా ఉన్నాయి ఎందుకంటే అది సుష్ట అంతరం కాబట్టి మీకు అందరికీ ఇప్పటి దాకా ఇండక్టెన్స్ సాధించడంఅర్థమైందని ఆశిస్తున్నాను మరి దీని తరువాత మనం అసమాన అంతరం కలిగిన సిమ్మెట్రీకల్ కాని 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇండక్టెన్స్ చేద్దాం అసమాన అంతరం కలిగినప్పటికీ సమతుల్య కరెంట్ ఉంటాయి కానీ ప్రతి ఫేజ్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ సమానం కావు సులభం గా మనం అంతరం సిమ్మెట్రీకల్ కానిది అసిమ్మెట్రీకల్asymmetrical అసమాన అంటాము సమతుల్య కరెంట్ ఉన్నప్పటికీ ప్రతి ఫేజ్ యొక్క ఇండక్టెన్స్ లో ని ఫ్లక్స్ లింకేజెస్ సమానం కావు అటువంటి సందర్భం లో 3 ఫేజ్ లైన్ లో ఫేజ్a ఫేజ్b ఫేజ్ c ఉన్నాయి కాబట్టి ఫేజ్ a ఫేజ్ b మధ్యన దూరం Dab ఫేజ్ a ఫేజ్ c మధ్యన దూరం Dca మరియు ఫేజ్b ఫేజ్ c మధ్యన దూరం Dbc కనుక Dab Dbc Dca అనేవి భిన్నమైన వి కాబట్టి మళ్లీ అదే సూత్రాన్ని 46 వ సమీకరణం ఉపయోగించి మరియు మనం ఈ సమీకరణం మళ్లీ మళ్లీ ఉపయోగిస్తాము అప్పుడు ప్రతి దీ సులభతరం అవుతుంది 46 వ సమీకరణం ఉపయోగించి మనం ఫేజ్a లోని కండక్టర్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ 0 4605 Ia log 1r Ib log 1Dab Ic log 1Dca కు సమానం అవుతుంది ఇది 60 వ సమీకరణం ఇక్కడ a నుండి c దూరం ab bc ca ప్రాథమికం గా మనం a నుండి c Dca అని రాస్తాము అదే విధంగా ఫేజ్ b కు మనం ʎb 0 4605 Ia log 1Dab Ib log1r Ic log 1Dbc గా రాయచ్చు ఇది 61 వ సమీకరణం అదే విధంగా ఫేజ్ c కు ʎc 0 4605Ia log 1Dca Ib log1Dbc Ic log1r కండక్టర్ కు వివిధ రేడియస్ r1r2r3 కూడా ఉండొచ్చు ఈ స్థితిలో ra rb rc ఇలా జరుగుతుంది కానీ మనం అవి ఒకటే అని అనుకున్నాం నేను కేవలం సూత్రం వాడాను కాబట్టి ఈ సాధారణీకరించిన సూత్రాన్ని తరువాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది 62 వ సమీకరణం ʎa ʎbʎc అనే వి ఫేజ్a ఫేజ్b ఫేజ్c కండక్టర్స్ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ మీరు వీటిని మాతృక రూపం లో పెడితే ఇలా వస్తుంది మరియు log 1r log 1Dab log 1Dca log 1Dab log 1r log 1Dbc log 1Dca log 1Dbc log 1r ఇన్ టు Ia Ib Ic ఇది మీ సమీకరణం 63అందువల్ల సిమ్మెట్రీకల్ ఇండక్టెన్స్ మాతృక L అనేది ʎa ను Ia చేత భాగించడం వలన ʎb ను Ib చేత భాగించడం వలన మరియు ʎc ను Ic చేత భాగించడం వలన మనకు La Lb Lc లభిస్తాయి కాబట్టి అందుకే మాతృక రూపం లో మీరు రాస్తే కేవలం ఈ మాతృక ఉంటుంది కాబట్టి L ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ʎa ʎb నేను ఒకటి మరచిపోయాను అది 0 4605 అనేది దీనితో గుణించాలి ఇక్కడ ఎక్కడో సాధించడానికి కాబట్టి ఎందుకంటే ఇక్కడ 0 4605 0 4605 ఇది నేను మర్చిపోయాను అందువల్లL ఇస్ ఈక్వల్ టు అంటే La Lb Lc ఇస్ ఈక్వల్ టు 0 4605 log 1r log 1Dab log 1Dca log 1Dab log 1r log 1Dbc log 1Dca log 1Dbc log r mHkm